ఈ మాడ్యూల్లో మనము ట్రాన్స్పోర్టేషన్ సమస్యను అధ్యయనం చేస్తాము ట్రాన్స్పోర్టేషన్ సమస్య లీనియర్ ప్రోగ్రామింగ్లో మరియు ఆపరేషన్ రీసెర్చ్ లో చాలా ముఖ్యమైన అంశం ట్రాన్స్పోర్టేషన్ సమస్యను నన్ను వివరించనివ్వండి ఆర్క్స్ ద్వారా అనుసంధానించబడిన కొన్ని నోడ్లు లేదా శీర్షాలను కలిగి ఉన్న నెట్వర్క్ ఇక్కడ చూపబడింది ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ సమస్య ఒకే వస్తువు లేదా ఒకే వస్తువును సరఫరా స్థానలు లేదా స్థానాల నుండి గమ్యం స్థానాలకు లేదా వస్తువు అవసరమయ్యే డిమాండ్ స్థానాలకు అందుబాటులో ఉంచడం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ నెట్వర్క్ ట్రాన్స్పోర్టేషన్ సమస్యను చూపిస్తుంది ఇక్కడ అంశం మూడు సరఫరా స్థానాలలో లభిస్తుంది ఇది మూడు సరఫరా స్థానాలలో లభిస్తుంది ఇది సరఫరా స్థానం ఒకటి ఇది సరఫరా స్థానం రెండు ఇది సరఫరా స్థానం మూడు కాబట్టి ఇది మూడు ప్రదేశాలలో లభిస్తుంది అందుబాటులో ఉన్న పరిమాణాలు ఈ సంఖ్యలు 40 25 మరియు 35 ల ద్వారా ఇవ్వబడతాయి ఈ మూడు సరఫరా స్థానాలలో ఈ అంశం యొక్క యూనిట్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మిగతా మూడు స్థానలు అవసరం స్థానాలు లేదా డిమాండ్ స్థానాలు ఇప్పుడు ఈ మూడు డిమాండ్ స్థానలు మరియు ఈ మూడు ప్రదేశాలలో 30 మరియు 30 మరియు 40 అవసరం ఇప్పుడు సమస్య ఏమిటంటే అందుబాటులో ఉన్న వస్తువులను వారు అందుబాటులో ఉన్న ప్రదేశాల నుండి అవసరమైన ప్రదేశాలకు ట్రాన్స్పోర్టేషన్ చేయడం స్పష్టంగా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఉండబోతున్నాయి ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ వ్యయం ఒక యూనిట్ వ్యయంగా ఇవ్వబడిందిఉదాహరణకు ఈ 8 ఈ సరఫరా స్థానం నుండి డిమాండ్ స్థానం వరకు ఒక యూనిట్ ట్రాన్స్పోర్టేషన్కు అయ్యే ఖర్చు మనము దీనిని సరఫరా స్థానం అని పిలవవచ్చు ఇది డిమాండ్ స్థానం కాబట్టి ఈ 8 ఒక యూనిట్ను సరఫరా స్థానం నుండి డిమాండ్ స్థానం కు ట్రాన్స్పోర్టేషన్ చేసే ఖర్చు అదేవిధంగా ఈ 5 ను ఈ సరఫరా స్థానం నుండి ఈ డిమాండ్ స్థానంకు ఒక యూనిట్ ట్రాన్స్పోర్టేషన్ చేసే ఖర్చుగా తీసుకోవచ్చు కాబట్టి మూడు సరఫరా స్థానాలు మరియు మూడు డిమాండ్ స్థానలు ఉన్నందున వాటిని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి తొమ్మిది మార్గాలు ఉన్నాయి మరియు మీరు ఇక్కడ వ్రాసిన తొమ్మిది ఖర్చులను చూడగలుగుతారు ట్రాన్స్పోర్టేషన్ సమస్య ప్రతి సరఫరా స్థానం నుండి ప్రతి డిమాండ్ స్థానం లేదా గమ్యస్థానానికి నేరుగా ట్రాన్స్పోర్టేషన్ చేయవచ్చని అని అనుకుంటుంది ట్రాన్స్పోర్టేషన్ సమస్యలో మనము సరఫరా స్థానం నుండి డిమాండ్ స్థానం వరకు నేరుగా సరఫరా చేయవచ్చని మనము గమనించవచ్చు మనము వాటిని ఒక సరఫరా స్థానం నుండి మరొకదానికి లేదా ఒక డిమాండ్ స్థానం నుండి మరొకదానికి ట్రాన్స్పోర్టేషన్ చేయలేము ట్రాన్స్పోర్టేషన్ సమస్య అటువంటి పరిస్థితిని నమూనా చేయడానికి మనకు అనుమతించదు కాబట్టి సరఫరా స్థానాల నుండి నేరుగా డిమాండ్ స్థానాల వరకు ట్రాన్స్పోర్టేషన్కు అనుమతి ఉంది కాబట్టి ఈ సందర్భంలో సరఫరా స్థానాల సమితి ఉన్నాయి ఈ ఉదాహరణలో మూడు సరఫరా స్థానాలు డిమాండ్ స్థానాల సమితి ఉన్నాయి ఈ ఉదాహరణలో మూడు డిమాండ్ స్థానాలు ఉన్నాయి సరఫరా పాయింట్ల సంఖ్య డిమాండ్ పాయింట్ల సంఖ్యకు సమానంగా ఉండాలి అన్న అవసరం లేదు అని కూడా మనం గమనించాలి మనకు మరో ట్రాన్స్పోర్టేషన్ సమస్య ఉంది అక్కడ ఐదు సరఫరా స్థానాలు మరియు ఎనిమిది డిమాండ్ స్థానాలు అసమాన సంఖ్యలో సరఫరా స్థానాలు మరియు డిమాండ్ స్థానాలు ఉన్నాయి ఎనిమిది సరఫరా పాయింట్లు మరియు ఆరు డిమాండ్ స్థానాలు ఉన్న పరిస్థితి కూడా మనకు ఉండవచ్చు మరియు మొదలగునవి ఇప్పుడు సమస్య ఏమిటంటే 30 30 మరియు 40 డిమాండ్లను తీర్చడానికి నేను ఈ 40 25 మరియు 35 లను ఎలా ట్రాన్స్పోర్టేషన్ చేయగలను అంటే మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గించబడతాయి దీనిని ట్రాన్స్పోర్టేషన్ సమస్య అంటారు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ సమస్యను మరింత అర్థం చేసుకుందాం మరియు దీనిని O R సమస్యగా రూపొందించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి Xij అనేది i నుండి j కి ట్రాన్స్పోర్టేషన్ చేయబడిన పరిమాణంగా ఉండనివ్వండి ఇప్పుడు ఈ సంజ్ఞామానం లో 'i' సరఫరా పాయింట్ల సమితిని సూచిస్తుంది మరియు 'j' డిమాండ్ స్థానాల సమితిని లేదా గమ్యం స్థానాలను సూచిస్తుంది ఎడమ వైపున సరఫరా స్థానాలను మరియు కుడి వైపున డిమాండ్ స్థానాలను సూచించడం ఆచారం మరియు సరఫరా నుండి డిమాండ్ స్థానం వరకు ట్రాన్స్పోర్టేషన్ ఉందని బాణం సూచిస్తుంది కాబట్టి Xij అనేది i సరఫరా స్థానం నుండి j డిమాండ్కు ట్రాన్స్పోర్టేషన్ చేయబడిన పరిమాణంగా ఉండనివ్వండి ఇప్పుడు స్పష్టంగా మనము రవాణా మొత్తం ఖర్చును తగ్గించాలనుకుంటున్నాము కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ∑i ∑j Cij Xij ని కనిష్టీకరించడం కోసం ఇప్పుడు మూడు సరఫరా స్థానాలు i 1 2 3 ఉన్నందున గమ్యం స్థానాల యొక్క మూడు డిమాండ్ స్థానాలు j1 2 3 కాబట్టి 9Xij వేరియబుల్స్ ఉన్నాయి 9Cij కూడా ఉన్నాయి లేదా ఖర్చు యూనిట్ ఖర్చు గుణకాలు యూనిట్ వ్యయ గుణకాలు 8 9 7 4 3 5 మరియు మొదలగునవి కాబట్టి ఈ 1 నుండి 1 వరకు ట్రాన్స్పోర్టేషన్ చేయబడిన Xij ను ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఈ 1 సరఫరా స్థానం నుండి ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయబడిన Xij నుండి ట్రాన్స్పోర్టేషన్ చేయబడితే ప్రతి యూనిట్ ట్రాన్స్పోర్టేషన్ కు మనకు 8 ఖర్చు అవుతుంది కాబట్టి మొత్తం ఖర్చు అవుతుంది అప్పటినుండి ఈ ట్రాన్స్పోర్టేషన్ తొమ్మిది విధాలుగా జరుగుతుంది కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 8X11 9X12 7X13 4X21 3X22 5X23 8X31 5X32 6X33 ను కనిష్టీకరించడానికి విస్తరించబడుతుంది కాబట్టి తొమ్మిది నిబంధనలు ఉన్నాయి మరియు ఈ రెండు సమ్మషన్ సంకేతాలు i1 2 3 j 1 2 3 Cij Xij ఈ తొమ్మిది పదాలను మనకు ఇస్తాయి మరియు ఆ సమ్మషన్ను ఇప్పుడు తగ్గించాలి ఇప్పుడు అడ్డంకులు అంటే ఏమిటి ఈ సమస్యకు అడ్డంకులు సిగ్మా Xij అనేదిj ≤ ai పై సంగ్రహించబడుతుంది ఇప్పుడు i1 2 3 కాబట్టి ఈ అడ్డంకిని ఇప్పుడు వివరిస్తాను ఇప్పుడు అందుబాటులో ఉన్న సరఫరా పరిమాణాలు ai కాబట్టి ai అనేది సరఫరా పరిమాణాలు కాబట్టి ai అందుబాటులో ఉన్న సరఫరా పరిమాణాలు అవి వేరియబుల్స్ కాబట్టి a1 అనేది ఈ 40 a2 అనేది ఈ 25 మరియు a3 అనేది ఈ 35 కాబట్టి ఈ అడ్డంకి మనకు ఏమి చెబుతుంది నేను 40 కలిగి ఉన్న మొదటి సరఫరా స్థానం తీసుకుంటానని అనుకుందాం ఇప్పుడు ఈ సరఫరా స్థానం నుండి నేను దీనికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాను దీనికి ఏదో ఒకటి దీనికి నేను ట్రాన్స్పోర్టేషన్ చేయగలను నేను ట్రాన్స్పోర్టేషన్ చేయకపోవచ్చు కానీ ఏమైనా ఈ 40 ఈ అందుబాటులో ఉన్న 40 ని మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ చేయవచ్చు కాబట్టి X11 ఈ స్థానం నుండి ఇక్కడకు వెళుతుంటే 1 నుండి 1 వరకు X12 ఇక్కడకు వెళుతుంది మరియు X13 ఇక్కడకు వెళుతుంది అప్పుడు X11 X12 X13 అనేది సరఫరా స్థానం నుండి బయటకు వెళ్లే మొత్తం పరిమాణం మరియు అది అందుబాటులో ఉన్న 10 పరిమాణం 40 కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి కాబట్టి ప్రతి సరఫరా స్థానంకు ఇక్కడ మూడు అడ్డంకులు ఉన్నాయి మొదటి స్థానంకు అడ్డంకి X11 X12 X13 ≤ 40 రెండవ సరఫరా స్థానంకు a2 25 ఉన్న అడ్డంకి X21 X22 X23 ≤ 25 అవుతుంది మూడవ స్థానంకు ఇది X31 X32 X33 ≤ 35 అవుతుంది కాబట్టి ఇక్కడ మూడు అడ్డంకులు ఉన్నాయి ఇవి ఒకే వ్యక్తీకరణ రూపంలో సూచించబడతాయి మరియు ప్రతి సరఫరా స్థానంకు మూడు అడ్డంకులు ఉన్నాయి ఇప్పుడుకొనసాగించడం ద్వారా మనకు ∑i Xij ≥ bj అని చెప్పే రెండవ అడ్డంకుల సమితిని కలిగి ఉంది ఇప్పుడు bj ఈ డిమాండ్ పాయింట్లలో డిమాండ్ను సూచిస్తుంది కాబట్టి bj డిమాండ్ను సూచిస్తుంది ఇక్కడ మూడు డిమాండ్ పాయింట్లు ఉన్నాయి ఇక్కడ విలువలు 30 30 మరియు 40 ఇప్పుడు మీరు మొదటి డిమాండ్ స్థానంను 30 తో తీసుకుంటే ఇప్పుడు ఈ 40 25 మరియు 35 నుండి వస్తువులను పంపడం ద్వారా 30 యొక్క డిమాండ్ నెరవేర్చాలి కాబట్టి ఈ 40 నుండి X11 పంపబడుతుంది X21 రెండవ సరఫరా స్థానం నుండి పంపబడుతుంది X31 మూడవ సరఫరా స్థానం నుండి పంపబడుతుంది కాబట్టి ఈ X11 X21 X31 కోసం ఇక్కడ X11 ఉంది ఇది మన X21 అవుతుంది మరియు ఈ ఆర్క్లో ఇది X31 కాబట్టి X11 X21 X31 మొదటి డిమాండ్ పాయింట్కు వస్తుంది మరియు అది డిమాండ్ను తీర్చాలి కాబట్టి ఇది b1 30 కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉండాలి కాబట్టి ప్రతి డిమాండ్ స్థానంకు మళ్ళీ మూడు అడ్డంకులు ఉన్నాయి మొదటి డిమాండ్ స్థానం పరిమితి X11 X21 X31 ≥ 30 కాబట్టి ఒక ∑i 1 నుండి 3 వరకు ఉంటుంది రెండవది X12 X22 X32 ≥ 30 ఇది రెండవ డిమాండ్ స్థానంలోని డిమాండ్ మరియు మూడవ అడ్డంకి X13 X23 X33 ≥ 40 గా ఉంటుంది కాబట్టి 3 అడ్డంకులు డిమాండ్ పరిమితులు ఉన్నాయి ఆపై మనకు ప్రతికూలత లేని పరిమితి Xij ≥ 0 ఉంటుంది ఈ సమయం లో మనం ఒక ప్రశ్న అడగవచ్చు మనం పూర్ణాంక పరిమాణాలను ట్రాన్స్పోర్టేషన్ చేయాలా లేదా పరిమాణాలు నిరంతర వేరియబుల్గా ఉండవచ్చా మరియు ట్రాన్స్పోర్టేషన్ చేయబడిన పరిమాణాలు అయిన Xij లు ప్రారంభించడానికి నిరంతర వేరియబుల్స్ అని మనము ఇప్పుడు ఊహించబోతున్నాము కాబట్టి ఇది ట్రాన్స్పోర్టేషన్ సమస్య యొక్క సూత్రీకరణ కాబట్టి m సరఫరా స్థానాలు ఉంటే m సరఫరా స్థానాలు ఉంటే దీన్ని ఉపయోగించడం ఆచారం n డిమాండ్ లేదా గమ్యం స్థానాలు ఉంటే వేరియబుల్స్ సంఖ్య Xij mn కాబట్టి వేరియబుల్స్ సంఖ్య మన ఉదాహరణలో మనం m n తీసుకున్నాము రెండు కూడా 3 కి సమానం కాబట్టి మనకు తొమ్మిది వేరియబుల్స్ ఉన్నాయి లేకపోతే అది mn మరియు తరువాత m సరఫరా స్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సరఫరా స్థానం కు ఇక్కడ m పరిమితులు ఉంటాయి ఇక్కడ n డిమాండ్ స్థానాలు ఉన్నాయి ఇక్కడ n అడ్డంకులు ఉంటాయి కాబట్టి దీనికి mn వేరియబుల్స్ మరియు m n అడ్డంకులు మరియు ప్రతికూలత లేని పరిమితి ఉంటుంది ఇప్పుడు ముఖ్యమైనది మనం చూడవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మొత్తం సరఫరా మొత్తం డిమాండ్కు సమానమైనప్పుడు ట్రాన్స్పోర్టేషన్ సమస్య సమతుల్యమవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏమి తెలియజేస్తాము 30 30 మరియు 40 డిమాండ్ ఉంది 100 యూనిట్ల డిమాండ్ ఉంది ఇప్పుడు మనకు సరఫరా స్థానాలలో తగినంత పరిమాణాలు ఉన్నాయని అనుకోబోతున్నాం కాబట్టి ఈ వంద డిమాండ్ను తీర్చడానికి స్పష్టంగా మనము ఈ సమస్య పరిష్కరించేటప్పుడు మనం ఉంటే మనము అన్ని గమ్యస్థానాల డిమాండ్లను తీర్చాలి మరియు మనము ఈ అన్ని సరఫరాలను తీర్చాలి లేదా మొత్తం లభ్యత మొత్తం అవసరానికి మించి లేదా సమానంగా ఉండాలి అప్పుడే మనము అన్ని అవసరాలను తీర్చడానికి తగిన పరిమాణాలను పంపగలుగుతాము నేను మళ్ళీ ఈ సూత్రీకరణకు తిరిగి వస్తాను మరియు సూత్రీకరణను తగ్గించడం గురించి మాట్లాడుతుంది ∑ Cij Xij ∑∑Cij Xij కు లోబడి ∑j Xij ≤ ai ∑i Xij ≥ bj Xij ≥ 0 గా ఉంటుంది ఇప్పుడు ఈ సూత్రీకరణలో లీనియర్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది వేరియబుల్స్ యొక్క నిబంధనల ప్రకారం Xij పరిమితులు సరళ అసమానతలు మరియు ప్రతికూలత లేని పరిమితి ఉంది కాబట్టి ఈ సమస్య లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ సమస్య లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య అని మనం గమనించిన మొదటి విషయం ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ సమస్యకు ఒక పరిష్కారం కోసం ఇప్పుడే తిరిగి వద్దాం అంటే అన్ని డిమాండ్లను తీర్చడానికి మరియు అన్ని డిమాండ్ పరిమితులను తీర్చడానికి మొత్తం సరఫరా మొత్తం డిమాండ్ కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి కాబట్టి ఈ సమస్యకు మొదటి స్థానంలో సాధ్యమయ్యే పరిష్కారం ఉంటే అప్పుడు ∑ ai ≥ ∑ bj మొత్తం సరఫరా మొత్తం డిమాండ్ కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది సమస్యను మరింత పరిశీలించినట్లయితే మొత్తం సరఫరా మొత్తం డిమాండ్ కంటే ఎక్కువగా ఉంటే ఎందుకంటే ఈ సమస్యలో డిమాండ్ మొత్తం డిమాండ్ 100 లేదా ఏదైనా పరిమాణంలో ఉంటుంది ∑ bj అని కూడా మనకు చెబుతుంది ప్రతి డిమాండ్ స్థానంకు అవసరమైన దానికంటే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ చేయము ఎందుకంటే డిమాండ్ కంటే ఎక్కువ మరియు అంతకంటే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ చేయడం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులను మాత్రమే పెంచుతుంది ఇది అన్ని యూనిట్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు నాన్ నెగిటివ్ లేదా సానుకూలంగా ఉంది అనే అంచనా కింద ఉంది అందువల్ల మొత్తం సరఫరా మొత్తం డిమాండ్ కంటే ఎక్కువ లేదా సమానంగా ఉన్నప్పటికీ మనము ఒక వ్యక్తిగత డిమాండ్ పాయింట్ కోసం డిమాండ్ కంటే ఎక్కువ సరఫరా చేయము మరియు అందువల్ల మనకు ∑ ai ∑ bj ఉన్నప్పుడు సమస్య బాగుంటుంది అంటే మొత్తం సరఫరా మొత్తం డిమాండ్కు సమానంగా ఉన్నప్పుడు మనకు సాధ్యమయ్యే పరిష్కారం ఉంటుంది మనము డిమాండ్ను తీర్చగలుగుతాము మరియు మొత్తం సరఫరా మొత్తం డిమాండ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వ్యక్తిగత సరఫరా ఉంటే సమస్య భిన్నంగా ఉండదు కాబట్టి మొత్తం సరఫరా మొత్తం డిమాండ్ కంటే ఎక్కువ లేదా సమానంగా ఉన్నప్పటికీ సమస్యను పరిష్కరించడానికి మరియు దీనికి పరిష్కారం పొందటానికి మొత్తం సరఫరా మొత్తం డిమాండ్కు సమానమైన సమస్యను కలిగి ఉంటే సరిపోతుంది కాబట్టి మొత్తం సరఫరా ఇక్కడ చూపబడిన మొత్తం డిమాండ్కు సమానం అయినప్పుడు ఈ సమస్యను సమతుల్య రవాణా సమస్య అంటారు కాబట్టి ∑ ai అనేది మొత్తం సరఫరా ∑ bj అనేది మొత్తం డిమాండ్ కాబట్టి ఈ సమస్యను సమతుల్య రవాణా సమస్య అంటారు ఇప్పుడు మొదట మన సమస్య సమతుల్యంగా ఉందో లేదో తనిఖీ చేద్దాం మొత్తం సరఫరా అనేది 40 25 65 35 100 30 30 60 40 100 కాబట్టి ∑ ai ∑ bj కాబట్టి మన సమస్య మనం సంఖ్యా ఉదాహరణగా చూస్తున్న సమస్య సమతుల్య రవాణా సమస్య కానీ ఈ రవాణా సమస్య సరళ ప్రోగ్రామింగ్ సమస్య అని కూడా మనము చూశాము కాబట్టి రవాణా సమస్య వేరియబుల్స్ మరియు m n పరిమితులతో కూడిన సరళ ప్రోగ్రామింగ్ సమస్య అయితే మనము సరళ ప్రోగ్రామింగ్ సమస్యను నేరుగా పరిష్కరించగలము కాని దీనికి ముందు మొత్తం సరఫరా మొత్తం డిమాండ్ కు సమానంగా ఉన్నప్పుడు దాని అర్థం ఏమిటో కూడా అర్థం చేసుకుందాం చివరగా మనము అందుబాటులో ఉన్న అన్ని సరఫరాలను ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది మరియు మొత్తం సరఫరాలు మొత్తం డిమాండ్కు సమానంగా ఉన్నందున మనము కచ్చితంగా డిమాండ్లను నెరవేర్చాము కాబట్టి మొత్తం సరఫరా మొత్తం డిమాండ్కు సమానంగా ఉన్నప్పుడు ఈ అసమానతలను భర్తీ చేయడం ద్వారా ఈ అసమానతలను ఇక్కడ వ్రాసిన సమీకరణంతో భర్తీ చేయడం ద్వారా సమతుల్య రవాణా సమస్యను వ్రాయవచ్చు కనుక దీనిని సమీకరణంతో భర్తీ చేయవచ్చు కాబట్టి అడ్డంకులు ∑ Xij ai మరియు ∑i Xij bj గా మారుతాయి కాబట్టి సమతుల్య రవాణా సమస్యకు లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య అసమానతలకు బదులుగా సమీకరణాలను కలిగి ఉంటుంది ఇది ఒక లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య మరియు సింప్లెక్స్ అల్గోరిథం ఉపయోగించి ఈ సమస్యను లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యగా పరిష్కరించడం గురించి మనం ఆలోచించవచ్చు మరియు మొదలగునవి మనము మాట్లాడుతున్న ఈ ఉదాహరణను పరిశీలిస్తే మనకు 9 వేరియబుల్స్ మరియు 6 అడ్డంకులు ఉన్నాయి మరియు సింప్లెక్స్ టేబుల్ను ఉపయోగించి దాన్ని పరిష్కరించడం మనకు కష్టమవుతుంది మనం పరిష్కారాలను మరియు ఇతర మార్గాలను ఉపయోగిస్తుంటే దాన్ని పరిష్కరించడం కొంచెం సులభం కానీ కొంతకాలం రవాణా సమస్యను అధ్యయనం చేసిన వ్యక్తులు రవాణా సమస్యను సరళ ప్రోగ్రామింగ్ సమస్యగా పరిష్కరించడం కంటే పరిష్కరించడానికి మంచి సమర్థవంతమైన మరియు వేగవంతమైన మార్గాలు ఉన్నాయని కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు రవాణా సమస్య ప్రత్యేక పద్ధతులు మరియు సాంకేతికతలను కలిగి ఉంది ఇవి రవాణా సమస్యను సింప్లెక్స్ పట్టికను ఉపయోగించి పరిష్కరించగలిగినప్పటికీ సింప్లెక్స్ పట్టికను ఉపయోగించి పరిష్కరించగలిగినప్పటికీ రవాణా సమస్యను వేగంగా తొందరగా పరిష్కరించడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ వేగవంతమైన మరియు వేగవంతమైన పద్ధతులు ఈ కోర్సులో మనం ఇంతకు ముందు చూసిన సరళ ప్రోగ్రామింగ్ మరియు డ్యూయలీటి నుండి ఆలోచనలను కూడా ఉపయోగిస్తాయి తరువాతి తరగతిలో రవాణా సమస్యను చక్కగా పరిష్కరించగల మరియు సింప్లెక్స్ పట్టికను ఉపయోగించి దాన్ని పరిష్కరించడం కంటే వేగంగా పరిష్కరించగల ఈ ప్రత్యేక పద్ధతులు ఏమిటో చూద్దాం